మేము ఇప్పటివరకు ఉపన్యాసంలో ఏమి చేసాము అనేది ప్రయోగాల ద్వారా స్థాపించబడింది మరియు ప్రయోగాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మొదటిది బ్లాక్ బాడీ కృష్ణ వస్తువు రేడియేషన్ వికిరణం అంటే ఆసిలేటర్ డోలకం యొక్క విచ్ఛిన్నమైనక్వంటైజ్డ్ శక్తి స్థాయిలను తీసుకోవడం ద్వారా దాని స్పెక్ట్రల్ ఎనర్జీ వర్ణపటయుక్త సాంద్రతను వివరించవచ్చు మరియు దాని అర్థం ఏమిటి అంటే డోలకం పౌనఃపున్యం న్యూ ను కలిగి ఉంటే అది 0 h 2 h మరియు తదితర n శక్తులను తీసుకోగలదు అది hయొక్క n క్వాంటా మరియు దీని ద్వారా మనకు లభించింది వర్ణపటయుక్త సాంద్రత వక్రత ఇది ఖచ్చితంగా ప్రయోగాలకు సరిపోతుంది మరియు ఇది 2 పరిమితులు T చాలా పెద్దది మరియు చాలా చిన్నది అనే వాటితో కూడి ఉంది ఇది సంబంధిత వీన్స్ మరియు రేలీ జీన్ సూత్రాలను అనుసరించి ఉంటుంది రెండవ విషయం ఇది మాత్రమే కాదు మేము కూడా చూసినది ఏమిటంటే వికిరణం ను కూడా వికిరణం అణువులతో కూడినదిగా పిలుద్దాం అని అనుకోవచ్చు మరియు నేను ఆ పదాన్ని ఉపయోగిస్తున్నాను అక్షరాలా మీకు చూపించడానికి ఎందుకంటే ఇది విస్తరించినప్పుడు వికిరణం యొక్క ఎంట్రోపి జడోష్ణత మార్పు యొక్క పరిశీలనల నుండి వచ్చింది శక్తిని ఒకే విధంగా ఉంచుతుంది మరియు ఘనపరిమాణమువాల్యూమ్ v1 నుండి v2 కు పెరుగుతుంది మరియు ఇది ఆదర్శ వాయువు వలె ఉంటుంది కాబట్టి వికిరణ అణువును ఆపై పౌనఃపున్యం న్యూ కలిగిన వికిరణం కోసం శక్తి 'h' ను కలిగి ఉన్న ఫోటాన్లు అని పిలుస్తారు కాబట్టి ఒక వైపు h 2 h మరియు తదితర శక్తిని కలిగిన వికిరణం చేందే డోలకాల ను కలిగి ఉన్నాము ఇతర వికిరణంలో శక్తి h ఉంటుంది ఇప్పుడు తలెత్తే ప్రశ్న మరియు ఆ ప్రశ్నను రాయనివ్వండి క్వాంటైజేషన్ అంటే h 2 h మొదలైన ప్రమాణాలలో విడుదలయ్యే శక్తిని వికిరణం చేస్తుంది మరియు వికిరణంను వివరించే డోలకాలకు పరిమితం ఇప్పుడు వికిరణం చేసే డోలకాలు ఛార్జ్ అయిన కణాలు అని నన్ను వివిరించనివ్వండి మరియు అవి యక్సలరేట్ వేగవంతం అవుతున్నప్పుడు మరియు ముందుకు వెనుకకు వెళ్ళేటప్పుడు అవి ఒకే పౌనఃపున్యం కలిగిన వికిరణంను ఇవ్వడం ప్రారంభిస్తాయి మరియు ఏదేమైనా ఈ వికిరణం కాంతి లేదా ఏదైనా రూపంలో వెలువడుతుంది కాబట్టి ఇది దీనికి పరిమితం చేయబడిందా లేదా ఇది మరింత సాధారణమైనదా ఆ ప్రశ్నను చూద్దాం లేదా క్వాంటైజేషన్ అనేది ప్రకృతి నియమమా మరియు అనగా ఇది యాంత్రిక డోలకాలు వంటి ఇతర వ్యవస్థలకు వర్తిస్తుందా మరియు మనము అణువులను మరియు అన్నింటినీ చూద్దాం ఇది మరింత సాధారణమైనది మరియు ఇది ప్రకృతి నియమం అవుతుంది కాబట్టి ఇవన్నీ నెమ్మదిగా నిర్మించబడ్డాయి ఇప్పుడు ఈ ఉపన్యాసంలో మనం చర్చించబోయేది ఏమిటంటే క్వాంటైజేషన్ నియమం యాంత్రిక డోలకాలకు వర్తిస్తుంది వీటన్నిటి ద్వారా మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఏదైనా సిద్ధాంతం లేదా పరికల్పన పరీక్ష అనేది ప్రయోగాల ద్వారా దాని నిర్ధారణ జరగాలి అందుకే విజ్ఞానశాస్త్రం ఏమి చెబుతుందంటే ఏదైతే నేను ప్రతిపాదిస్తానో అది ప్రయోగాల ద్వారా ధృవీకరించబడాలి లేదా ఆ సిద్ధాంతాన్ని తనిఖీ చేయడానికి ప్రయోగాలు లేదా ప్రయోగాల ఆధారంగా ఒక ప్రయోగం మరియు ప్రయోగాలను వివరించాలి కాబట్టి ఒక నేపథ్యం ఇందులో నేను నేను మీకు ఇన్సులేటర్ అవాహకాల యొక్క స్పెసిఫిక్ హీట్ విశిష్టోష్ణం ను వివరించబోతున్నాను మరియు దీనిలో తెలిసినదాన్ని డులాంగ్ పెటిట్ నియమం అని పిలుస్తారు ఇది ఇన్సులేటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ అనేది ప్రతి మోల్ కు 3 R ఉంటుందని పేర్కొనబడింది మరియు ఇది ఈక్విపార్టీషన్ సమవిభజన సిద్ధాంతం పై ఆధారపడి ఉంటుంది సమవిభజన సిద్ధాంతం ఏమిటో గుర్తుచేసుకోండి సమవిభజన సిద్ధాంతం ఒక అణువుకు ఉండే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కి గల శక్తి kT 2 అని చెబుతుంది కాబట్టి ప్రతి మోల్ శక్తి N అవగాడ్రో సార్లు kT 2గా ఉంటుంది ఇది RT 2 తప్ప మరొకటి కాదు డులాంగ్ మరియు పెటిట్ నియమం గమనించినది ఏమిటంటే సాలిడ్ ఘనం లోని అణువుల యొక్క శక్తి 12mv2ఇది సగటు గతి శక్తికైనెటిక్ ఎనర్జీ మరియు 12kx2 సగటు స్థితిజ శక్తి పొటెన్షియల్ ఎనర్జీరెండూ వర్గాత్మకాలే మరియు ప్రతి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కి రెండీటి సగటు RT2 RT2 ఇప్పుడు ఇది 3 d లో త్రిమితీయ స్థితి లో ఉంది మనం ఏమి పొందబోతున్నాం కాబట్టి ఇది 3 d సాలిడ్ నా ఉద్దేశ్యం త్రిమితీయలో ప్రతి పరమాణువుఆటమ్కు 3 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి ప్రతి పరమాణువు శక్తులను కలిగి ఉంటుంది దీని కైనెటిక్ ఎనర్జీ 32mv2ఇది దీని సగటు విలువ ఈ బ్రాకెట్ అనగా సగటు ప్రతి మోల్ కు 3RT2 మరియు పొటెన్షియల్ ఎనర్జీ 32kx2 సగటు ప్రతి మోల్ కు 3RT2 గా ఉంటుంది కాబట్టి మొత్తం శక్తి 3 R T గా ఉంటుంది అందువల్ల స్పెసిఫిక్ హీట్ అంటే ప్రతి మోల్ కు స్పెసిఫిక్ హీట్ ddT3RT 3R గా ఉంటుంది ఇది సుమారు ప్రతి మోల్ కు 24 జౌల్స్ R సుమారుగా ఒక జౌల్స్ ఇప్పుడు ఇది బాగానే ఉంది మీరు స్పెసిఫిక్ హీట్ T కి గ్రాఫ్ గీసినప్పుడు ఇది సుమారుగా 24 జౌల్స్ అని కనుగొనడం జరిగింది ఏది ఏమయినప్పటికీ T తగ్గినప్పుడు గమనించినది ఏమిటంటే స్పెసిఫిక్ హీట్ తగ్గిపోయి మరియు T 0 లాగా 0 అవుతుంది మరియు దీనిని వివరించలేము ప్రాచీన ఈక్విపార్టీషన్ సమవిభజన సిద్ధాంతం ద్వారా దీనిని వివరించలేము క్వాంటం సిద్ధాంతం దీనిని వివరించవచ్చు మరియు అది ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు క్వాంటం సిద్ధాంతం యొక్క అభివృద్ధి గురించి చర్చిస్తున్నప్పుడు బ్లాక్ బాడీ కృష్ణ వస్తువు రేడియేషన్ వికిరణం విషయంలో ఈక్విపార్టీషన్ సమవిభజన సిద్ధాంతం వర్తించదని మనము ఇంతకు ముందే చూశాము అది వర్తించి ఉంటే రేలీ జీన్ సూత్రం వర్తించేది సరేనా కాబట్టి ఇది సాధారణ సిద్ధాంతం అయితే ఇది ఇతర వ్యవస్థలకు వర్తిస్తుందని ఆశించకూడదు కాబట్టి ఆ సమయంలో క్వాంటం మెకానిక్స్ ఆలోచనలు క్వాంటం మెకానికల్ ఆలోచనలు T 0 వలె 0 అయ్యే స్పెసిఫిక్ హీట్ ని ఎలా వివరించాయో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ప్రతి డోలకం సగటు శక్తి hehkT 1కి సమానమని మనము ఇప్పటికే లెక్కించాము ఇది మేము లెక్కించినది మనము ఎలా చేసామో గుర్తు తెచ్చుకుందాం మేము డోలకం 0 h 2 h మరియు మొదలైన శక్తులను కలిగి ఉంటుందని చెప్పాము మరియు శక్తి nh కలిగి ఉండటానికి సంభావ్యత e nhkTn0e nhkT తప్ప మరొకటి కాదు మనము దానిని శక్తితో కూడిన సంభావ్యత చేత గుణిస్తాము మరియు మనకు సగటు శక్తి సరాసరి లభించింది ఉష్ణోగ్రత T వద్ద E సగటుn 0nhe nhkTn 0e nhkT కి సమానం మరియు ఇది నాకు hehkT 1ను ఇచ్చింది అందువల్ల N కణాల కోసం నేను 3 N ను కలిగి ఉంటాను అది 3 N డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మరియు ప్రతి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ శక్తి hehkT 1ను కలిగి ఉంటుంది ఇది వ్యవస్థ E T యొక్క శక్తి అవుతుంది కాబట్టి N పరమాణువులను కలిగి ఉన్న సాలిడ్ ఘనానికి ప్రతి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ పౌనఃపున్యం కలిగి ఉంటుంది మొత్తం శక్తి E 3NhehkT 1 ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి క్వాంటం ఆలోచనలను వర్తింపజేసి N కణాల కోసం శక్తి 3NhehkT 1 గా ఉంటుందని మేము కనుగొన్నాము మరియు అందువల్ల స్పెసిఫిక్ హీట్ ఇది స్థిర ఘనపరిమాణం లేదా ఘనపదార్థాల కోసం స్థిర పీడనం కాదా అనే దాని గురించి నేను ఖచ్చితంగా చెప్పను వాటి సంకోచము చాలా తక్కువగా ఉంటే దాని ఆవశ్యకత ఉండదు కాబట్టి వాస్తవానికి Cp మరియు Cv ల మధ్య పెద్ద తేడా ఉండదు ఇదిdEdTగా ఉంటుంది ఇది 3NhddT1ehkT 1గా ఉంటుంది ఇది 3NhehkT1ehkT 12hkTతప్ప మరొకటి కాదు కాబట్టి ఇది 3Nh22kT2ehkT1ehkT 12కు సమానం మరియు T తగ్గినప్పుడు మీరు దానిని ఉష్ణోగ్రత యొక్క ప్రమేయంగా గ్రాఫ్ గీస్తే ఈ T 0 ఘాతీయంగా ఉంటుంది దీన్ని చూడటానికి T 0 అనుకుందాం ఆపై ehkT చాలా పెద్ద సంఖ్యకు చేరుతుంది అందువల్ల నేను C ని 3h22kT2e hkTగా వ్రాయగలను మరియు అది 0 కాబట్టి T 0 వలె స్పెసిఫిక్ హీట్ 0 అవ్వాలి అని అది వివరించింది మీరు క్వాంటం ఆలోచనలను అనుసరిస్తే మరియు అది మళ్ళీ క్వాంటం సిద్ధాంతంపై నమ్మకాన్ని ఏర్పరుస్తుంది ఇది డులాంగ్ పెటిట్ నియమానికి కూడా దారితీస్తుందో లేదో చూద్దాం కాబట్టి మనం లెక్కించినది C 3h22kT2ehkTehkT 12 ఇప్పుడు T పెద్ద విలువకు చేరువైనప్పుడు నేను ehkTను ఇంచుమించుగా 1hkTకి సమానంగా వ్రాయగలను అందువల్ల C 3h22kT2111hkT 12 మరియు అది 3h22kT21k2T2h22 అవుతుంది మరియు మేము h22 పదాలను రద్దు చేస్తే ks యొక్క అడ్డు వరుసలు 1 ఇక్కడి ks యొక్క 1 తో రద్దు చేయబడుతుంది మరియు T2 కూడా రద్దు చేయబడుతుంది మరియు మీరు 3kN లేదా ప్రతి పరమాణువుకు 3 k అయిన ఫలితాన్ని పొందుతారు ఇది నిజంగా 3 R కాబట్టి నేను యాంత్రిక డోలకాలకు క్వాంటం ఆలోచనలను వర్తింపజేసినప్పుడు మాత్రమే కాకుండా నేను T0 లాగా C0 ను వివరిస్తాను ఇది అధిక ఉష్ణోగ్రతలో సరైన పరిమితికి కూడా చేరుతుంది అదే విధంగా C ను లెక్కించే ఈ నమూనాను ఐన్స్టీన్ మోడల్ అంటారు కాబట్టి ఉష్ణోగ్రత 0 వలె ఘనపదార్థాల యొక్క స్పెసిఫిక్ హీట్ ని అదృశ్యం చేయడాన్ని వివరించడానికి ఐన్స్టీన్ శక్తుల యొక్క విచ్ఛిన్నవిలువలను కలిగి ఉన్న డోలకం యొక్క ఆలోచనలను వర్తింప చేసిన విధానాన్ని నొక్కి చెప్పడం ద్వారా ఈ విభాగాన్ని ముగిస్తున్నాను మరియు ఇది క్వాంటం సిద్ధాంతంపై కొంచెం ఎక్కువ నమ్మకాన్ని ఇచ్చింది ఈ వారంలో రాబోయే 2 ఉపన్యాసాలలో హైడ్రోజన్ వర్ణపటం మరియు సాధారణంగా డోలకం యొక్క శక్తి స్థాయిని వివరించడానికి క్వాంటం ఆలోచనలు ఇతర వ్యవస్థలకు ఎలా వర్తింపజేయబడుతున్నాయో ఇప్పుడు నేను చర్చించబోతున్నాను మరియు ఈ విధమైన క్వాంటం సిద్ధాంతాన్ని రూపొందించడం ప్రారంభించింది